ఇప్పుడు మనము మానవ భావోద్వేగములకు సంబంధించి చాలా విషయాలు చర్చించుకున్నాము ఇది మన ఆఖరి ఉపన్యాసము అందుకే మన దృష్టి రెండు విషయములపైన ఉంది మనము ఇప్పటి వరకు ముఖము చూసాము మనము ఇప్పటి వరకు ప్రవర్తన గురించి తెలుసుకున్నాము సంస్కృతి తెలుసుకున్నాము మనము ఇంతవరకు మెదడులోకి వెళ్ళలేదు ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మనము రెండు పనులు చేస్తాము మనము భావోద్వేగము యొక్క శారీరిక ప్రతిస్పందన మరియు రెండవది చాలా ముఖ్యమైన అంశం మనము ఎందుకు భావోద్వేగముల గురించి అర్ధం చేసుకోవాలి ఎందుకు మానవ భావోద్వేగములకు అంత ప్రాముఖ్యత వాటి గొప్పతనం గురించి తెలుసుకుందాము మనము చూసే ప్రతి భావోద్వేగము కొంత పరిమాణంలో మన శరీరానికి సంబంధించిన క్రియలవల్ల కూడా వుంటాయి ఉదాహరణకి కోపంలో హృదయ స్పందన రక్త ప్రసారం ఎక్కువ అవుతుంది ఉదాహారానికి కోపం వచ్చినప్పుడు ఏమి అవుతుంది దీనివల్ల హృదయ స్పందన రక్త ప్రసారము అన్నీ పెరుగుతాయి ఈ సందర్భములో అసమానంగా పెరుతుంది అసమానంగా చాలా ఎక్కువ శాతంలో రక్తము చేతిలోకి వెడుతుంది అంటే ఇప్పుడు నేను చాలా కోపంగా ఉంటే నా హృదయ స్పందన ఎక్కువ అవుతుంది రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది ఆ తరువాత చేతులలో అసమానత రక్త ప్రసరణ ఉంది అని మీరు గ్రహిస్తారు మళ్ళీ అది ప్రధానంగా శారీరక విశిష్టితని కలిగి ఉంటుంది మనుగడ విశిష్టిత ఎందుకంటే అది మిమ్మలిని పోట్లాడడానికి తయారు చేస్తుంది చేతిలో ఎక్కువైన రక్తప్రసరణ మిమ్మలిని వెలుపల ఉన్న ఆపదను అడ్డుకొనడానికి సంసిద్ధం చేస్తుంది మీరు కోపంగా ఉంటే మీ కోపం మిమ్మల్ని మీ కోపానికి కారణమైన మూలం వైపు అడుగు వేయడానికి కారణం అవుతుంది మీకు కోపాన్ని అణచివేయడం ఎలాగో తెలుసు అందుకే మీరు శారీరకంగా తయారుగా ఉండాలి లేదంటే మీరు మీ మనుగడతో రాజీ పడతారు మిమ్మల్ని సంసిద్ధం చేయడానికి ఆవేశంలో ఆ రకమైన ఒడంబడికవళ్ళ రక్తప్రసరణ మరియు హృదయస్పందన రెండూ పెరుగుతాయి ఇప్పుడు మీరు ఈ వాదనని మీ నిజ జీవిత అనుభవాలతో చూస్తే చాలా సార్లు మీకు కోపం వస్తుంది కానీ మీరు కోపానికి కారణమైన మూలానికి వెళ్లరు మీకు కోపం వచ్చిన ప్రతీసారి మీరు పోట్లాడారు అయితే హ్రిదయస్పందన మరియు రక్తప్రసరణ సబబేనా అప్పుడు మీరు చెప్పేది సవరించబడుతుంది మీరు పోట్లాడాలి అంటే రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది హృదయస్పందన ఎక్కువ అవుతుంది మీకు పోట్లాడే ఉద్దేశం లేకపోతే అప్పుడు పెరగకుండా ఉంటుందా అలా జరగదు ఈ జీవరసాయన స్పందన మీరు పోట్లాడినా లేక పోయినా మీ హ్రిదయ స్పందన ఎక్కువ అవుతుంది అలాగే రక్త ప్రసరణ కూడా ఎక్కువ అవుతుంది ఇలా పెరగడం వల్ల ఇప్పుడు రెండు చేతులకు విస్తరించి మీరు పోట్లాడడానికి సంసిద్ధంగా ఉంటారు ఇది ఆసక్తికరమైన యంత్రాంగం చివరకు మనము మళ్ళీ ఇదే స్లయిడ్ని చూసి ఏదైనా చెప్పడానికి లేదా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము మనము సామాజిక జంతువులము మనము సాంఘిక జీవులం మీరు పోట్లాటలో పాల్గొన్నా లేకపోయినా మీ భావోద్వేగ స్థితి మిమ్మలిని తయారు చేస్తుంది అంటే హృదయస్పందన ఎక్కువ అవుతుంది రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది కానీ సామాజిక మోడరేటర్ పని చేస్తుంది ఆ సామాజిక మోడరేటర్ అసలు పోట్లాడాల లేదా అనే విషయాన్ని చెబుతుంది అంటే శారీరికంగా మీరు సిద్ధంగా ఉన్నా సామాజికంగా మీ మెదడు మిమ్మలిని నియంత్రణ చేస్తుంది ఇప్పుడు మనకు సహజసిద్ధమైన ధోరణి ఉంటుంది దాని వల్ల మనము ముప్పు ఉద్దీపనలు లేదా తటస్థ ఉద్దీపనలకు ప్రాధాన్యత ఇస్తాము ఎందుకు ముప్పుకు అంత ప్రాధాన్యత నా ముందు నేను కోపంగా వున్న ఒక జంతువుని చూస్తే నాకు చాలా ఎక్కువ తీవ్రతలో భయం వేస్తుంది ఈ ముప్పు ఉనికి ప్రాముఖ్యతతో ముడిపడి ఉంది నేను ఆ కోపాన్ని నా ఎదురుగా వున్న వస్తువు మీద ప్రతిబింబిస్తోంది కాబట్టి నన్ను ఇప్పుడు ఆరోగ్యంగా జీవించడానికి నిరోధిస్తుంది నేను జీవించటానికి సహాయం చేయడానికి ఈ భయము అనే ప్రేరణ చాలా తొందరగా మెదడుకు ప్రాధాన్యత క్రమములో వెళుతుంది మెదడు మొదటిగా దీనికి ప్రాధాన్యతని ఇస్తుంది దానితో మీరు గ్రహిస్తారు ఏమిటంటే అన్ని ముప్పులు ప్రాధాన్యత ప్రకారము ముందర మెదడులో ప్రక్రియ ప్రకారము జరుగుతూవుంటాయి ఏ భావోద్వేగము దీనికంటే ముందు జరగదు ఉదాహరణకి మీరు మీ స్నేహితులతో కూర్చుని సరదాగా సమయం గడుపుతున్నారు ఒకరి మీద ఇంకొకరు జోకులు వేసుకుంటున్నారు మీరు సాయంత్రానిని ఆనందిస్తున్నారు అకస్మాత్తుగా మీరు పచ్చికలో ఒక పాముని చూస్తారు ఇప్పుడు ఆ జంతువు కలిగించిన భయం వేరే వాటి పైన కాకుండా మీ యొక్క దృష్టి దాని పైకి తీసుకుని వెళ్లేలా చేసింది మీరు ఇప్పుడు జోకుని చూడరు మీరు వేసుకునే జోకులన్నీ ఆగిపోతాయి ఆ సమయంలో మీరు పాము కలిగించిన భయాన్నిగురించి ఆలోచిస్తారు ఇప్పుడు ఇది భావోద్వేగాల వ్యక్తీకరణలు ఒక ఆసక్తికరమైన యంత్రాంగం ఇప్పుడు భొవేద్వేగ వ్యక్తీకరణలు మరియు మనుగడ ప్రాముఖ్యత ఏమి చెబుతుంది అంటే అలాంటి ఉద్దీపనలకి ఒక శ్రద్ధతో కూడుకున్న ప్రాముఖ్యతఉంది అలాంటి ఉద్దీపనలకి సరీసృపాలు పాములు వంటివి క్రోధ మనుష్యులు ఇలాంటి వాటికి ఎప్పుడు మెదడులో జరిగే ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది ఇప్పుడు శారీరక ప్రాధాన్యతని కొన్ని భావోద్వేగముల ప్రక్రియలను అర్ధం చేసుకుంటే మనము ఇప్పుడు క్రియాశీలత ప్రక్రియ ఎలా భావోద్వేగాలను వెలికితీస్తుందో చూడండి ఇప్పుడు ఇది ఆసక్తికరమైన యంత్రాంగం భావోద్వేగాల పరంగా ఇప్పుడు భావోద్వేగాల వ్యక్తీకరణ ఇప్పుడు భావోద్వేగ వ్యక్తీకరణలు మరియు దాని ప్రాధాన్యత అది ఏమి చెబుతుంది అంటే దానికి ఒక ప్రాధాన్య తఉంది అలాంటి ఉద్ధీపనలకి అందుకే సరీసృపాలు పాముల వంటి మరియు వుద్రేకపూరితమైన మనుష్యులు ఇవన్నిటికీ ప్రాముఖ్యత ఉంటుంది ఎలాగంటే మెదడులో జరిగే ప్రక్రియ వల్ల ఇప్పుడు శారీరిక ప్రాధాన్యత ప్రక్రియ వల్ల కొన్ని రకములైన భావోద్వేగం ఉంటుంది ఇప్పుడు భావోద్వేగాన్ని వెలికితీసే క్రియాశీలత ప్రక్రియను చూద్దాము గుర్తుంచుకోండి మనము ప్రత్యేకంగా ఆసక్తితో ఇప్పుడు జీవరసాయన కోణం నుండి చూస్తున్నాము అందులో మొదటిది న్యూరో కెమికల్ బెంచ్ మార్క్ న్యూరో కెమిస్ట్రీ సెన్సార్ మోటర్ రెండు ప్రవర్తన కారకాలను అంటే ప్రేరణ మరియు జ్ఞానపరమైన కారకాలు ఇప్పుడు యాక్టివేషన్ పార్ట్నర్ ని చూసి దానిని పెరుగుదల మరియు తరుగుదల పరంగా చూడండి అనుకరణ పెరిగితే ఏమవుతుంది అనుకరణ తగ్గితే ఏమవుతుంది అప్పుడు ఏ రకమైన భావోద్వేగానికి అది దారి తీస్తుంది ఒకవేళ అనుకరణ అకస్మాత్తుగా పెరిగితే అప్పుడు అనుకూల మరియు ప్రతికూల భయం అనే భావోద్వేగం ఉంటుంది ఉదాహరణకి భయం ప్రతికూల భావోద్వేగం కానీ అకస్మాత్తుగా అనుకరణ పెరిగితే అది రెండింటిలో మీ ఆసక్తి ఆనందం భయం అన్నీ అకస్మాత్తుగా పెరిగే అనుకరణకి దారి తీస్తాయి అంటే ఎక్కువైన అనుకరణ అకస్మాత్తుగా పెరిగిన అనుకరణ అయితే సానుకూల లేదా ప్రతికూల భావోద్వేగానికి దారి తీయవచ్చు కానీ అకస్మాత్తుగా అనుకరణ తగ్గితే అది నిస్సందేహంగా ప్రతికూల భావోద్వేగాలకే దారి తీస్తుంది అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అకస్మాత్తుగా పెరగడం వల్ల అది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండవచ్చు ఒకవేళ అకస్మాత్తుగా తగ్గితే అది సానుకూల భావోద్వేగమే అవుతుంది ఇప్పుడు మనము తగ్గిన స్థాయిలో వున్న అనుకరణ గురించి మాట్లాడుకుందాము ఒకవేళ తక్కువ స్థాయిలో అనుకరణ ఉంటే అప్పుడు ప్రతికూల భావోద్వేగాలకు దారితీస్తుంది ఒకవేళ సస్టైన్డ్ అనుకరణ ఎక్కువ శాతంలో ఉంటే అప్పుడు అది కేవలము ప్రతికూల భావోద్వేగాలను మాత్రేమే ఇస్తుంది ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు సస్టైన్డ్ కింది స్థాయి అనుకరణ మరియు హెచ్చు స్థాయి అనుకరణ మరియు రెండు కేసులలోను ప్రతికూల భావోద్వేగాలు ఉంటాయి ఉదాహరణకి కింది స్థాయి అనుకరణ భాధను ఎక్కువగా పెంచుతాయి మీరు ప్రతికూల భావోద్వేగాలు ఉదాహరణకి బాధ కోపము సరే వాటికీ ఎక్కువ స్థాయిలో అనుకరణ ఉంటుంది కానీ అది ప్రతికూలకంగా ఉంటుంది అంటే సంరక్షించే తక్కువ మరియు ఎక్కువ అనుకరణ రెండూ ప్రతికూల భావోద్వేగాలు ఉంటాయి కానీ మీకు మధ్యస్థంగా ఎక్కువ అనుకరణ ఉంటే అప్పుడు కచ్చితంగా మీకు సానుకూల భావోద్వేగం ఉంటుంది ఉదాహరణకి ఆనందం ఆనందం ప్రధానంగా మధ్యస్థాయిలో ఎక్కువగా ఉండే అనుకరణ అంటే ఇది ఆసక్తికరమైన ప్రక్రియ మీకు తెలుసు కదా మీరు మునుపటి స్లిడ్లో ఏమి చూసారో అకస్మాత్తుగా అనుకరణ తగ్గితే అప్పుడు మీరు అది సానుకూల భావోద్వేగం అని చెప్పవచ్చు రెండవ కేసులో మనము ఏమి చూస్తున్నామంటే మనకు సంరక్షించు ఎక్కువ లేదా తక్కువ స్థాయి అనుకరణ ఉండకపోతే అనుకరణ స్థాయి మధ్యస్థంగా ఉంటే అప్పుడు మీరు ప్రతికూల భావోద్వేగాన్ని అనుభూతి పొందుతారు మీరు ప్రతికూల భావోద్వేగాన్ని అనుభూతి చెందారు కానీ ఎక్కువ లేదా తక్కువ అనుకరణ ఉంటే మాత్రము అది కేవలము ప్రతికూల భావోద్వేగాన్ని ఇస్తుంది అది భావోద్వేగం యొక్క అనుభూతి జీవరసాయన ప్రతిచర్య నియంత్రణ మెదడు యొక్క క్రియాశీలత పైన మరియు స్వయంప్రతిపత్తి నాడీ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది మొదటిలో మనము చెప్పుకున్నాము హృదయ స్పందన ఎక్కువ అయినప్పుడు రక్త ప్రసరణ పెరుగుతుంది అని అంటే ఇక్కడ స్వయం నియంత్రిత్వ నాడి వ్యవస్థలో క్రియాశీలత వల్ల మార్పులు జరుగుతాయి సాధారణంగా మన రోజూ వారి అనుభవాలలో ఏమవుతుంది ఇంద్రియ సమాచారం ఉంది అది భావోద్వేగాలను ఆవాహన చేస్తుంది మీకు గుర్తుందా మనము మెదడులో సంచలనం ఎలా వెళ్ళింది అని మొదటి ఉపన్యాసంలో తెలుకున్నాము మనము అవగాహనతో మొదలుపెట్టాము ఇంద్రియ భావోద్వేగం భావోద్వేగాలను ప్రేరేపించేది రెండు మార్గాలు ఉన్నాయి మెదడులో జరిగేవి ఒకటి థాలమస్ అమిగ్డల మరియు హిపొక్యాంప్స్ చివరగా స్వయం నియంత్రిత్వ నాడి వ్యవస్థని ఉత్తేజ పరుస్తాయి రెండవది ఇంద్రియ సమాచారం హయ్యర్ కోర్టికల్ ఏరియాస్ కు వెళుతుంది ఇది చాలా నిదానంగా జరిగే ప్రక్రియ కానీ ఇది ఏమి చేస్తుందంటే అది భావోద్వేగ అంచనాలను అనుమతిస్తుంది అంటే రెండు వ్యవస్థలు పని చేస్తున్నాయి ఒకటి చాలా తొందరగా నడుస్తుంది ఇక్కడ ఎర్రగా వున్న వృత్తం మీరు ఏమి గమనిస్తారంటే థాలమస్ ద్వారా అమిగ్డాలా మరియు హైపోథాలముస్ ఆనస్ ద్వారా అది ఉత్తేజమవుతుంది ఇది చాలా వేగవంతమైన వ్యవస్థ నెమ్మదిగా వుండే వ్యవస్థ అసలు భావోద్వేగం యొక్క అంచనా వెయ్యడానికి అనుమతి ఇస్తుంది కొంచము సమయము తరువాత మనము అంచనా వ్యవస్థ గురించి మాట్లాడుకుందాము అప్పుడు మీరు అధిక కార్టికల్ ప్రదేశాలను గమనిస్తారు అది కొంచం నెమ్మదిగా జరిగే ప్రక్రియ కానీ ఒక సారి అంచనా జరిగితే మళ్ళీ అది ప్రవర్తన ఫలితంను ప్రభావితం చేస్తుంది అంటే మొదటి మనం మాట్లాడుకునే మొదటి ఛానెల్ స్వయం నియంత్రిత్వ నాడి వ్యవస్థ కార్యాచరణలోకి వచ్చింది అడ్రినల్ గ్రంథి చిత్రంలోకి వస్తుంది అప్పుడు ఎపినిఫ్రెన్ నార్ ఎపినిఫ్రెన్ అనే స్రావం బయటకు వష్తుంది ఎపినిఫ్రెన్ లేదా నార్ ఎపినిఫ్రెన్ ఉత్పన్నం అవ్వడం వల్ల చాలా రకములైన భావోద్వేగ స్థితులకు తోడుగా ఉంటుంది ఉదాహరణకి మీకు భిన్నమైన భావోద్వేగములు భిన్నమైన ప్రక్రియలు మెదడు ఉత్తేజపరిచే స్థాయిలో ఉంటాయి న్యూరో ట్రాన్స్మిటర్స్ లో వాటి స్థాయి దగ్గర తేడాలుంటాయి ఆనస్ కార్యాచరణ దగ్గర కూడా తేడా ఉంటుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి రెండవ ఛానల్ దగ్గర ప్రక్రియ నిదానంగా ఉంటుంది అని అనుకున్నాము అవగాహన వ్యవస్థతో ఉంది సంచలనంను ఉత్తేజ పరుచు భావోద్వేగం మెదడు తీసుకున్నది హైయర్ కార్టికల్ ప్రాంతంలో జరిగే ప్రక్రియ భావోద్వేగాలను రెండు కోణాలనుండి చూస్తుంది ఎంత వరకు లక్ష్యానికి చేరువగా ఉంటుంది ఎంత వరకు అసమానమైనది గా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా భావోద్వేగాలను వర్గీకరించవచ్చు మీరు ఇప్పుడు భవోద్వేగాలను స్పష్టంగా గోల్ కాంగృయెన్ట్ గోల్ కాంగృయెన్ట్ కాని భావోద్వేగాలు లక్ష్య సమానమైన భావోద్వేగాలు ఆనందంను ప్రేమను మరియు గర్వము ఇస్తాయి భాధ ఆందోళన సిగ్గు అపరాధం శత్రుత్వం అసహనం ఇవన్నీ గోల్ కాంగృయెన్ట్ కాని భావోద్వేగాలు ఇప్పుడు ఏమవుతుంది గోల్ కాంగృయెన్ట్ మరియు గోల్ కాంగృయెన్ట్ కాని భావోద్వేగాలు అవి ప్రధానంగా రెండు కోణముల నుండి చూడడం జరుగుతుంది నేను అదే సందర్భమును భవిష్యత్తులో అనుభవిస్తే వచ్చే రోజులలో నేను సంభాషించగలుగుతానా అదే భవిష్యత్తు నిరీక్షణ నేను ఆ సందర్భమును సంభాళించే సామర్ధ్యం ఉంటే ఇప్పుడు అది నా దారిలో వస్తే సరే అప్పుడు నేను చాలా సౌకర్యవంతముగా వున్నాను నాకు ప్రతికూల భావోద్వేగం ఉంటుంది ఒక వేళ కనుక నేను ఆ సందర్భములో ఓడిపోతే నేను దానిని సరిగ్గా సంభాలించలేకపోతే ఇది భవిష్యత్తులో వస్తే అప్పుడు నాకు ఆ సందర్భములో ప్రతికూల భావోద్వేగాలు అభివృద్ధి చెందుతాయి అప్పుడు నేను భయపడతాను ప్రధానమైన అంచనా విధానం మరియు రెండవ అంచనా విధానం మొదటి ఫిల్టర్ ప్రాథమిక అంచనా ప్రాథమిక అంచనాలు లక్ష్య సంబంధితము లక్ష్య సమానము మరియు అహం ప్రమేయం ఉంటాయి ఇవి రెండే ప్రమాణాలు రెండవ అంచనాలో ఉండే ప్రక్రియ ఇది రెండు విషయాలను చూస్తుంది నిందించే భాగం ఎవరిని నిందించాలా లేదా ఎవరికి మెప్పు ఇవ్వాలి మీరు దాని వ్యతిరేకమును ఆలోచించినట్టు అయితే మరియు జీవించగలిగే సంభావ్యత ఆ తరువాత రెండవ ఫిల్టర్ రెండవ అంచనా వ్యవస్థ వాడేది భవిష్యత్తులో ఎదురుచూసేది మనము ప్రాధమిక అంచనాకి వద్దాము లక్ష్య సంబంధితం అంటే మీకు ఒక లక్ష్యం ఉంటుంది మీకు గుర్తుందా ఒక ఉపన్యాసంలో మనము తెలుసుకున్నాము లక్ష్యాన్ని సాధించినా లేదా దాని ప్రక్రియ ఆగిపోయినా అది విషయములను గుర్తుపెట్టుకోవడానికి దోహద పడుతుంది ఈ విధంగా భావోద్వేగము మరియు జ్ఞాపకశక్తి రెండు కలిసి మీకు ఒక లక్ష్యం ఉంటుంది మీరు అనుభవిస్తున్న భావోద్వేగం అది మీ లక్ష్యానికి ఎంత వరకు సంబంధించినది మీరు పెట్టుకున్న లక్ష్యానికి అది లక్ష్యానికి సమానమైనదా లేదా లక్ష్యానికి అసమానమైనదా అనేది ముఖ్యమైన విషయం మూడవది అహంకు సంబంధించినది మీ అహం ఆ సంఘటనలో సంబంధించినది అవునా కాదా ఉదాహరణకి ఇప్పుడు మీ అహం ఈ ప్రక్రియలో ఉంటే అది లక్ష్య సమానమైనది మీరు గర్వము గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే మీ అహం ఈ ప్రక్రియలో పెరుగుతుంది మీరు మీ అహాన్ని పెంచే దీనిని ఒక సందర్భం అని పరిగణలోనికి తీసుకోకపోతే మీకు భయం ఎందుకు ఉంటుంది అంటే మీరు ఈ విషయాలు అర్ధం చేసుకుంటారు అంటే లక్ష్య సంబంధిత లక్ష్య సమానత్వ మరియు ఎంత ప్రమాణం వరుకు మీ అహం యొక్క జోక్యతఉంది ఈ మూడు ఫిల్టర్స్ నే వాడతారు ఇవి ప్రధాన అంచనా ప్రక్రియకు దారి తీస్తాయి చాలా భావోద్వేగాలు అంచనా ప్రక్రియకు లోనైతే అవి చాలా సులభంగా గుర్తించడుతాయి వాటిని మనము చాలా వరకు ప్రధాన అంచనా పరంగా అనుభవిస్తాము కొన్ని సందర్భాలలో రెండవ క్రియ ప్రక్రియ తెర పైకి వస్తుంది మీరు దూషించడానికి ఒక వ్యక్తిని వెతుకుతారు ఇప్పుడు ఎవరైనా కనపడకుండా వెళ్ళిపోతే అప్పుడు మీరు ధుషించడానికి ఒక సంభావ్య వ్యక్తిని వెతుకుతారు ఎవరైతే దానికి జవాబుదారీ లేదా దానికి కారకులో వారి కోసం వెతుకుతారు దాని రివర్స్ గౌరవం ఇప్పుడు ఏదైనా సాధిస్తే అప్పుడు మీరు yes నేను ఇది చేసాను నువ్వు మెప్పు పొందుతావు నీవు దానినుండి గుర్తింపు పొందుతావు నింద మరియు అహంకారము కాకుండా రెండవ విషయం ఏమిటంటే ఎదుర్కొనే సామర్ధ్యం నష్టం జరిగి ఎవరైనా ఆ నష్టానికి పాల్పడినవారిని నిందించాలంటే నేను దానిని తట్టుగోగలిగినా నేను ఈ నష్టాన్ని తట్టుకోగలనా మీ సమాధానం అవును అన్నా కాదు అన్నా మీరు ఎంత సమర్ధవంతంగా దానిని ఎదుర్కుంటారు ఈ సందర్భము రెండవ అంచనాకు చాలా ముఖ్యమైన విషయం మరియు రెండవ ముఖ్యమైన ఫిల్టర్ రెండవ అంచనా వ్యవస్థ భవిష్యత్తులో కావలిసిన నిరీక్షణ నేను అదే సందర్భమును భవిష్యత్తులో అనుభవిస్తే వచ్చే రోజులలో నేను సంభాలించగలుగుతానా అదే భవిష్యత్తు నిరీక్షణ నేను ఆ సందర్భమును సంభాళించే సామర్ధ్యం ఉంటే ఇప్పుడు అది నా దారిలో వస్తే అప్పుడు నేను చాలా సౌకర్యవంతముగా ఉన్నాను నాకు ప్రతికూల భావోద్వేగం ఉండదు ఒక వేళ కనుక నేను ఆ సందర్భములో ఓడిపోతే నేను దానిని సరిగ్గా సంభాలించలేకపోతే ఇది భవిష్యత్తులో వస్తే అప్పుడు నాకు ఆ సందర్భములో ప్రతికూల భావోద్వేగాలు అభివృద్ధి చెందుతాయి అప్పుడు నేను భయపడతాను అంటే శారీరక ఉద్రేకం అనే భావన మరియు చర్య ధోరణి విమాన పోరాట ప్రతిస్పందన ఈ మూడు మనము భావోద్వేగం గురించి వెలుగులోనికి వస్తాయి మనము భావోద్వేగంను చూస్తుంటే చివరికి నేను ఒక వీడియో ఫుటేజ్ చూపిస్తాను నేను ఈ వీడియో ఫుటేజ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు మనుషుల్ని యూనిఫార్మ్ లో చూస్తారు డ్యూటీలో ఉన్నప్పుడు వారు ఆజ్ఞను అమలు చేయడంలో మీరు వృత్తిపరమైన బాధ్యత భావోద్వేగాలు పనిచేస్తాయి మరియు మీకు అభిజ్ఞాన యంత్రాంగం మరియు భావోద్వేగముల ప్రతిస్పందన ఉంటాయి ఈ ఎపిసోడ్ ని చూడండి ఈ నీలం రంగు ఉండే షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తిని చూడండి ఆయన లాఠీ దెబ్బలనుండి అతన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాడు అతను చేసే అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయన చుట్టూ పోలీసులు ఉన్నారు అప్పుడు ఆఫీసర్ వస్తారు వంటరిగా ఉన్న ఆ మనిషిని చుట్టూ పోలీసులు ఉండడం చూస్తారు లాఠీ తో కొట్టే అందరినీ ఆపుతాడు మీరు ఒకరిని చూసారు వారు ఆలోచించలేదు ఎవరు ఈ నిర్ణయాన్ని విలువకట్టలేదు ఒక మనిషిని పట్టుకొని కొడుతుంటే ఎవరూ ఆపలేదు ఆ తరువాత మీరు ఎవరినో చూసారు అతను పరిస్థితిని నియంత్రణ చేసి ఒక వ్యక్తిని అందరూ కలిసి సాధించకూడదు అని చెప్తాడు ఇది అసమానమైన స్పందన ఇది ఏమి జ్ఞానపరమైన భావోద్వేగ నియంత్రణ కాదు దీనితో మనము ఈ అంశంపైన చివరకు వచ్చాము ఇదే భావోద్వేగం అనే అంశం మనము ఈ కోర్సులో భాగంగా చాలా క్లుప్తంగా గ్రహణ యంత్రాంగం మనము ఎలా నేర్చుకుంటాము ఎలా గుర్తు పెట్టుకుంటాము ఆ తరువాత భావోద్వేగం అది మన అవగాహన మరియు మన జ్ఞాపక శక్తిని ఎలా అద్దం పడుతుందో తెలుసుకోవాలి ఇది మనము ఇప్పటి వరకు నేర్చుకున్న మానవ ప్రభావవంతమైన ప్రక్రియలు